ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలిసిస్ మరియు డిజైన్ యొక్క మాడ్యూల్ 31 కు స్వాగతం మనము సీక్వెన్స్ డయాగ్రమ్ ల గురించి చర్చిస్తున్నాము మనము UML డయాగ్రమ్ ల గురించి చర్చిస్తున్నాము మనము 3 ప్రధాన డయాగ్రమ్ లు అయినటువంటి యూజ్ కేసు డయాగ్రమ్ క్లాస్ డయాగ్రమ్ మరియు సీక్వెన్స్ డయాగ్రమ్ ల గురించి కవర్ చేసాము ప్రస్తుత మాడ్యూల్లో మనము కమ్యూనికేషన్ డయాగ్రమ్ గురించి మాట్లాడుతాము ఇది కూడా సీక్వెన్స్ డయాగ్రమ్ వంటి ఇంటరాక్షన్ డయాగ్రమ్ కూడా దీనికి సీక్వెన్స్ డయాగ్రమ్ తో చాలా సంబంధం ఉంది కాబట్టి కమ్యూనికేషన్ డయాగ్రమ్ అంటే ఏమిటి మరియు ఆ డయాగ్రమ్ లోని విభిన్న భాగాలు ఏమిటి అనే దాని గురించి మాట్లాడుతాము ఈ మాడ్యూల్ను బాగా అర్థం చేసుకోవడానికి మనము ఇంతకుముందు చర్చించిన క్లయింట్ సర్వర్ కంప్యూటింగ్ మోడల్తో మీకు బాగా ప్రావీణ్యం ఉండాలి అని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను కమ్యూనికేషన్ డయాగ్రమ్ లు ఉన్నాయి మరియు మనము దీనిని కొలాబరేషన్ డయాగ్రమ్ గా కూడా సూచిస్తున్నామని గమనించండి ఎందుకంటే చరిత్ర లోకి వెళుతున్న కొద్దీ మధ్యలో ఎక్కడో UML 1 x వెర్షన్లో ఈ డయాగ్రమ్ కొలాబరేషన్ డయాగ్రమ్ గా పరిచయం చేయబడింది తరువాత మార్పులు చేసినప్పుడు మరియు మనము UML 2 x లోకి ప్రవేశించినప్పుడు ప్రస్తుతం అదే డయాగ్రమ్ కమ్యూనికేషన్ డయాగ్రమ్ గా పేరు మార్చబడింది కాబట్టి సమాజంలో ఈ రెండు పదాలను పరస్పరం ఉపయోగిస్తారు ఈ డయాగ్రమ్ ఈ కొలాబరేషన్ లేదా కమ్యూనికేషన్ డయాగ్రమ్ బిహేవియరల్ డయాగ్రమ్ లో భాగంగా అందిస్తుంది ఎనాలిసిస్ దశలో ఇంటరాక్షన్ డయాగ్రమ్ అది ఉత్పత్తి అయ్యే చోట ఉంటుంది మరియు తరువాత ఇది డిజైన్ దశలో శుద్ధి అవుతుంది ఇది మనము ఇంతకు ముందు చూశాము వాస్తవానికి డిజైన్ దశలో ఈ ప్రత్యేకమైన బిహేవియరల్ నమూనా పరంగా ఒక సమూహం గా అవుతుంది కాబట్టి ఇప్పుడు కమ్యూనికేషన్ డయాగ్రమ్ లు ఏమిటి కమ్యూనికేషన్ డయాగ్రమ్ లు ప్రాథమికంగా ఒక ఇంటరాక్షన్ ఎందుకంటే దాని పేరు కమ్యూనికేషన్ డయాగ్రమ్ కాబట్టి ఆబ్జెక్ట్ లు తమ మధ్య ఎలా సంభాషిస్తాయి క్లయింట్ సర్వర్ మోడల్ను చూస్తే ప్రాథమిక గణన సందేశాల ద్వారా ఉంటుంది ఒక ఆబ్జెక్ట్ మరొకదానికి సందేశాన్ని పంపాలి మరియు గ్రహీత ఆబ్జెక్ట్ దానికి ప్రతిస్పందించాలి కాబట్టి కమ్యూనికేషన్ డయాగ్రమ్ లో లైఫ్లైన్స్ అని పిలువబడే విభిన్న ఆబ్జెక్ట్ ల మధ్య ఈ పరస్పర చర్యను తనిఖీ చేయడానికి మనము ప్రయత్నిస్తాము సందేశాలు క్రమం చేయబడతాయి మరియు సీక్వెన్సింగ్ అంటే ఏమిటో మనం ఎక్కువగా చూస్తాము మనము సీక్వెన్స్ డయాగ్రమ్ చెప్పినప్పుడు గందరగోళం చెందకండి సీక్వెన్స్ డయాగ్రమ్ ప్రకృతిలో ఖచ్చితంగా తాత్కాలికమైన సీక్వెన్సింగ్ గురించి మాట్లాడింది కాబట్టి సందేశాలను సమయానికి వచ్చే క్రమంలో చూసే క్రమంలో మనము ఎల్లప్పుడూ సీక్వెన్స్ డయాగ్రమ్ లో ఆందోళన చెందుతున్నాము కమ్యూనికేషన్ డయాగ్రమ్ లో దీనికి విరుద్ధంగా స్పేస్ యొక్క క్రమంలో ఏమి చెప్తున్నారో చూడటానికి ప్రయత్నిస్తాము అంటే ఆబ్జెక్ట్ o1 ఆబ్జెక్ట్ o2 కు ఒక సందేశాన్ని పంపినట్లయితే చివరికి ఆబ్జెక్ట్ o2 ఆబ్జెక్ట్ m3 కు ఒక సందేశాన్ని పంపుతుంది మరియు ఆబ్జెక్ట్ m3 ఆబ్జెక్ట్ o3 కు సందేశాన్ని పంపుతున్నప్పుడు ఆబ్జెక్ట్ o4 కు సందేశం పంపుతుంది అందువలన వారు వరుసగా సమయ వ్యవధిలో ఉండటం అవసరం లేదు కానీ మనం చూడటానికి ప్రయత్నిస్తున్నది ప్రాథమికంగా స్పేస్ ద్వారా కవర్ చేయబడినది అంటే ఆబ్జెక్ట్ లు వాస్తవానికి సందేశాలను ఎలా స్వీకరిస్తాయి మరియు పంపుతాయి అవి ఎలా కమ్యూనికేట్ చేస్తాయి అన్నది కమ్యూనికేషన్ డయాగ్రమ్ యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం సాధారణంగా ఈ డయాగ్రమ్ దీర్ఘచతురస్రాలు మరియు మూలల తో గీయబడింది మనకు 2 శైలుల నామకరణాలు ఉన్నాయి మీరు పరస్పర చర్య అని చెప్పి ఆపై కమ్యూనికేషన్ డయాగ్రమ్ పేరు చెప్పండి లేదా మీరు SD అని చెప్పి ఆపై మీరు డయాగ్రమ్ పేరు చెప్పండి SD అనేది సీక్వెన్స్ డయాగ్రమ్ పదం నుండి ఉద్భవించిన తప్పుడు పేరు కానీ దీని అర్థం కమ్యూనికేషన్ డయాగ్రమ్ కాబట్టి ఇది ఇక్కడ కమ్యూనికేషన్ డయాగ్రమ్ అని మీకు తెలుస్తుంది అప్పుడు మనకు సీక్వెన్స్ డయాగ్రమ్ లో ఉన్నట్లుగా లైఫ్లైన్స్ ఉన్నాయి లైఫ్లైన్ ఒక ఆబ్జెక్ట్ యొక్క ఉదాహరణ అని మీరు గుర్తుచేసుకున్నారు మరియు ఇది ఆబ్జెక్ట్ యొక్క పేరు ఇవ్వబడిన ఒక పెట్టె మరియు ఆ ఆబ్జెక్ట్ కు ప్రాణం ఉన్న మాదిరి ఒక నిలువు వాస్తవ రేఖ మనకు ఉంది కమ్యూనికేషన్ ఆబ్జెక్ట్ లోని లైఫ్లైన్ కేవలం దీర్ఘచతురస్రాన్ని కలిగి ఉంది లేదా దానిని దాని తల అని పిలుస్తారు దానికి తోక లేదు దానికి తోక భాగం లేదు దానికి తల ఉంది కాబట్టి కమ్యూనికేషన్ డయాగ్రమ్ పరంగా లైఫ్లైన్ అంటారు సీక్వెన్స్ డయాగ్రమ్ లో మనకు తల మరియు తోక ఉన్నాయి కాబట్టి ఇవి మీ వద్ద ఉన్న విలక్షణమైన తలలు మనము ఇలాంటి తలను సీక్వెన్స్ డయాగ్రమ్ లో చూశాము ఇది యూజర్ క్లాస్ యొక్క అనామక ఉదాహరణ ఇది డేటా పేరు స్టాక్ క్లాస్ మరియు ఇది x సేకరణ యొక్క k వ లైఫ్ లైన్ గురించి మాట్లాడుతున్న డేటా సేకరణ ఇవి అన్ని ప్రాథమిక పరిభాష అప్పుడు మనకు సందేశాలు ఉన్నాయి కనెక్షన్ లైన్ పరంగా సందేశాలు చూపించబడతాయి మరియు ఎవరికి సందేశం పంపుతున్నారో సూచించే గీతని మీరు చూపిస్తారు కాబట్టి ఇది క్లాస్ A యొక్క ఉదాహరణ ఇది క్లాస్ B యొక్క ఉదాహరణ మరియు ఇది పంపబడుతున్న సందేశం మనము తరువాత ఈ సంఖ్య యొక్క అర్ధంలోకి వెళ్తామని మీరు చూస్తారు దీనిని సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ అని పిలుస్తారు మరియు దీనిని s1 అని చెప్పే షరతు s1 s2 కు సమానం అయితే తొలగింపు సందేశం పంపబడుతుంది కనుక ఇది సందేశం యొక్క ప్రాథమిక నిర్మాణం ఇప్పుడు సందేశాలు ఎలా పంపబడతాయి లేదా ఏ స్థితిలో సందేశం పంపబడుతుందో మీరు ఇక్కడ చూసే మొత్తం శ్రేణి వ్యక్తీకరణ ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయి కాబట్టి మీరు ఇప్పుడు సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ యొక్క భావనలోకి వెళతారు కాబట్టి సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ పరిశీలిస్తే ఇది సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ యొక్క అధికారిక నిర్వచనం కాబట్టి సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్లో మీకు 2 భాగాలు ఒకటి వాస్తవ వ్యక్తీకరణ మరియు మరొకటి సందేశం యొక్క పేరు అవి కోలన్ ద్వారా వేరు చేయబడతాయి కాబట్టి ఇది సందేశం యొక్క క్రమం ఏమిటి మరియు ఆ సందేశం ఏమిటో నాకు చెబుతుంది కాబట్టి ఇవి 2 భాగాలు కోలన్ తో వేరు చేయబడిన సీక్వెన్సింగ్ మరియు సందేశం కాబట్టి ఈ పూర్ణాంకాలు ప్రాథమికంగా సందేశాల క్రమ క్రమాన్ని నాకు చెప్తాయి కాబట్టి కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం కాబట్టి ఈ క్రమ క్రమంలో ఇది ఖచ్చితంగా పూర్ణాంక క్రమం కాబట్టి ఒక సీక్వెన్స్ 2 ఒక సీక్వెన్స్ 1 ను అనుసరిస్తుంది మరియు తరువాత మీరు కొత్త సందేశాన్ని చేస్తుంటే 2 యొక్క ప్రభావంలో మీరు దానిని 2 1 గా గుర్తించండి ఇది చర్యను అనుసరిస్తుంది కాబట్టి యాక్టివేషన్ ఉన్నప్పుడు 5 3 సందేశంలో 5 2 ను అనుసరిస్తుంది యాక్టివేషన్ 1 2 కోసం ఉన్నప్పుడు 1 4 1 2 3 ను అనుసరిస్తుంది కాబట్టి అది అలానే కొనసాగుతుంది మీరు సందేశాలను స్పేస్ లో చూస్తారు కాని సీక్వెన్స్ నంబర్ల ద్వారా టైమ్ డొమైన్లో వాటి ఆర్డరింగ్ ఏమిటో మీరు వివరించవచ్చు కాబట్టి సీక్వెన్స్ డయాగ్రమ్ లో ఉద్దేశ్యం ఏమిటంటే మనకు లైఫ్లైన్లు ఇలాగే ఉన్నాయని మరియు ఇలాగే వెళుతున్నాయని మీరు గుర్తుచేసుకుంటే ప్రాథమికంగా మనము ఈ క్రమంలో సందేశాలను వ్రాసాము కాబట్టి ఈ తాత్కాలిక క్రమం ఒక ముఖ్యమైన విషయం అప్పుడు మీరు వేర్వేరు లైఫ్లైన్ల కారణంగా ప్రత్యేకమైనదాన్ని చూడవచ్చు నాకు ఇక్కడ ఒక లైఫ్లైన్ ఉంది నాకు ఇక్కడ మరొక లైఫ్లైన్ ఉంది మరియు ఇది ఈ లైఫ్లైన్కు సింక్రోనస్ సందేశాన్ని పంపుతుందని నేను చెప్పగలను కాబట్టి ఏ ఆబ్జెక్ట్ కు ఎవరు ఏ సందేశాన్ని పంపుతున్నారో మనం చూడవచ్చు కాని ఆసక్తికరంగా సీక్వెన్స్ డయాగ్రమ్ ఈ సమయ క్రమాన్ని పరిశీలిస్తోంది మరియు ఆసక్తికరంగా కమ్యూనికేషన్ డయాగ్రమ్ ఏమిటంటే ఎవరిని పంపుతున్నారో మరియు సీక్వెన్సింగ్ సమాచారం సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్లో ఎన్కోడ్ చేయబడిన ప్రత్యేక క్రమాన్ని పరిశీలించడం కాబట్టి ఇక్కడ మనం ఈ సీక్వెన్స్ డయాగ్రమ్ ని చదివితే A యొక్క ఉదాహరణ B యొక్క ఉదాహరణకి డ్రా మెసేజ్ సందేశాన్ని పంపుతుందని ఇది చెబుతుంది కాబట్టి ఇది సీక్వెన్స్ ఆర్డర్ 1 2 మరియు దానిని స్వీకరించిన తరువాత B ఒక పెయింట్ సందేశాన్ని C యొక్క ఉదాహరణకి పంపుతుంది మరియు అందువల్ల దాని సీక్వెన్స్ ఆర్డర్ 1 3 గా మారుతుంది కాబట్టి ఈ సీక్వెన్స్ సంఖ్యను చదవడం ద్వారా అవి ఏ క్రమంలో జరుగుతున్నాయో మీరు గుర్తించవచ్చు కానీ కమ్యూనికేషన్ డయాగ్రమ్ ప్రధానంగా ప్రత్యేక క్రమం ఏమిటి ఆబ్జెక్ట్ ఇంటరాక్షన్ ఆర్డర్ ఏమిటి కొన్ని సమయాల్లో మీరు ఈ సంఖ్యతో పాటు పేరును ఉపయోగించవచ్చు ఇది సాధారణంగా అక్షర చిహ్నం మీరు దానిని ఉపయోగిస్తే అది ఏకకాలిక సందేశాలను ఇస్తుంది కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటంటే క్లాస్ A యొక్క ఉదాహరణ ఉంది ఇది క్లాస్ B యొక్క ఉదాహరణకి డ్రా సందేశాన్ని పంపుతోంది మరియు ఇవి 2 3 యొక్క క్రమంలో జరుగుతున్నాయి కాబట్టి ఇందులో 2 యొక్క క్రియాశీలతలో మొదట 2 1 జరిగింది తరువాత 2 2 జరిగింది తరువాత ఈ 2 3 A మరియు 2 3 B లు ఏకకాలంలో జరుగుతున్నాయి అంటే ఈ 2 మధ్య వరుస క్రమం లేదు అవి ఒకే సమయంలో జరుగుతాయి కాబట్టి ఇదే మీరు ఈ పేరున్న భాగాన్ని సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్తో పాటు వ్రాసేటప్పుడు నిర్దేశిస్తారు కాబట్టి నాకు 1a 1 బి ఉంటే 1 అంటే 1 ఎ మరియు 1 బి పరంగా ఏకకాలంలో ఎవరు జరుగుతున్నారు మరియు ఈ రెండూ ముగిసినప్పుడు మనకు సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ 1 1 ఉంటుంది కనుక ఇది ప్రాథమికమైనది కాబట్టి మీరు మొదట పేరు లేకుండా పరిష్కరించుకుంటారు మరియు మీరు పేరు లేకుండా పరిష్కరించిన తర్వాత ఇంటీజెర్ ఎక్స్ప్రెషన్ ఒకేలా ఉంటే పేర్లు అన్నీ ఏకకాలంలో జరిగే సందేశాలు కావచ్చు సందేశాలకు గార్డ్లు ఉండవచ్చు గార్డ్లు బూలియన్ పరిస్థితుల వంటివి కాబట్టి ఇక్కడ ఇది గార్డ్ అని మనము చెప్తాము కాబట్టి గార్డు y కన్నా x ఎక్కువ కనుక ఇది 2 3 సీక్వెన్స్ వద్ద ఉమ్మడి b వద్ద ఉమ్మడి a కూడా వుంది అని చెబుతుంది x y కంటే ఎక్కువగా ఉంటే ఆ డ్రా సందేశాన్ని పంపండి కాబట్టి x y కంటే ఎక్కువగా ఉంటే అది అమలు అవుతుంది అదేవిధంగా ఇక్కడ మరొక సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ 1 1 ఉంది ఆ స్థాయిలో s1 s2 కు సమానం అయితే మీరు తీసివేసే సందేశాన్ని పంపుతారు కాబట్టి సందేశాలను పంపే విషయంలో మీరు పేర్కొనగల గార్డు షరతులు ఇవి ఖచ్చితంగా సందేశాలను పునరావృత పద్ధతిలో పంపవచ్చు మీరు ఒకే స్థాయి నుండి అనేక ఆబ్జెక్ట్ లకు సందేశాలను పంపడం కొనసాగించవచ్చు మరియు మీరు అనేక ఆబ్జెక్ట్ లకు సందేశాల పంపినప్పుడు మీరు మళ్ళీ 2 ప్రోటోకాల్లను కలిగి ఉండవచ్చు మీరు ఆ సందేశాలను ఒకదాని తరువాత ఒకటిగా పంపవచ్చు లేదా మీరు సందేశాలను ఏకకాలంలో పంపవచ్చు ఉదాహరణ కు 4 2c అని చెప్తున్నాను కాబట్టి 4 2c అంటే అది రెండవ యాక్టివేషన్ యాక్టివేషన్ 4లో రెండవ మెసేజ్ నేను క్రమంలో వ్రాస్తే ఇది ఎగ్జిక్యూషన్ c యొక్క ఏకకాలిక థ్రెడ్ మరియు దీనిలో 1 నుండి 12 కు సందేశాన్ని పంపండి శోధించండి అని అర్ధం కాబట్టి 1 నుండి 12 వరకు మీరు శోధన సందేశాలను పంపుతూనే ఉంటారు కాబట్టి మీరు మొదట శోధించండి t1 ను శోధించండి ఆపై మీరు t2 ను శోధించండి అలా శోధిస్తూ వుండండి మీరు వాటిని ఒకదాని తరువాత ఒకటి అమలు చేస్తారు ఈ మొత్తం విషయం నేను సమాంతర బార్లకు పరిచయం చేస్తే ఈ 12 ఒక ఉమ్మడి సందేశం లాగ అంటే సెర్చ్ t1 నుండి t12 వరకు శోధించడానికి ఈ ఏకకాలిక సందేశాలు అన్నీ కలిసి పంపబడతాయి అవి ఒకే సమయంలో పంపబడతాయి ఈ సందర్భంలో ఇది ఒకదాని తరువాత ఒకటి 12 సార్లు పంపబడుతుంది అవి ఒకే సందర్భంలో పంపబడతాయి కాబట్టి ఇవి 2 విభిన్న రకాల పునరావృత్తులు మీరు పేర్కొనగల వరుస లేదా ఏకకాలిక పునరావృత్తులు సందేశం ఎన్నిసార్లు మళ్ళించబడుతుందో మీరు పేర్కొనకపోవచ్చు కాబట్టి ఇది కేవలం నక్షత్రం లాగా ఉంటుంది కాబట్టి ఇది 2 2 స్థాయిలో నోటిఫై సందేశం పంపబడుతుంది మీకు తెలియదు నక్షత్రం అంటే 0 కావచ్చు లేదా ఏదైనా సంఖ్య కావచ్చు ఇది పేర్కొనబడని సంఖ్యలో పునరావృతమవుతుంది ఇది కొన్ని ఇతర కారణాలచే నిర్వహించబడుతుంది కాబట్టి ఇవి పునరావృతానికి ఉదాహరణలు ఉదాహరణకు వీటి నుండి వేర్వేరు n అభ్యర్థనలు వెళుతున్నట్లు మనము ఇప్పటికే వివరించాము ఒకదాని తరువాత ఒకటి పంపబడుతున్నాయి ఈ రన్టైమ్లో ఈ వేర్వేరు అభ్యర్థనలు ఏకకాలంలో పంపబడుతున్నాయి కాబట్టి మన దగ్గర ఉన్నవన్నీ అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం కాబట్టి మీకు చూపించడానికి అన్నోటాటెడ్ డయాగ్రమ్ కూడా ఉంది ఇది తరువాత మీ అభ్యాసం కోసం తీసుకువచ్చింది కాబట్టి ఇవి మన వద్ద ఉన్న విభిన్న లైఫ్లైన్లు కేవలం తలలు ఆన్లైన్ పుస్తక దుకాణం జాబితా పుస్తకం షాపింగ్ కార్ట్ ఆర్డర్ వంటి అన్ని రకాల విభిన్న ఆబ్జెక్ట్ లు అవసరమైనవి మనము ఏదయినా పుస్తకాన్ని ఆన్లైన్ బుక్షాప్ నుండి కొనాలనుకుంటే మీరు వీటిని పరిశీలిస్తే ఇవి ఇక్కడ వేర్వేరు సందేశాలు అని మీరు చూడవచ్చు సౌలభ్యం మరియు మంచి అవగాహన కోసం నేను లెవెల్ 1 సందేశాలను నీలం మరియు లెవెల్ 2 సందేశాలను ఎరుపుగా చేసాను లేకపోతే వాటికి UML పరంగా ప్రత్యేకమైనవి లేవు కాబట్టి ఈ సంఖ్యల నుండి మీరు ఖచ్చితంగా ఇది మొదటి సందేశం అని గుర్తించవచ్చు ఇక్కడ మీకు తెలిసిన ఆక్టర్ ఈ సందేశాన్ని ఆన్లైన్ బుక్షాప్కు పంపుతాడు మరియు ఆ సందేశం పుస్తకాలను కనుగొంటుంది ఈ సందేశం యొక్క స్వభావం ఏమిటి మీరు ఈ నక్షత్రం నుండి ఇది పదేపదే వచ్చు సందేశం అని చూడవచ్చు ఇది పునరావృత సందేశం ఏ విధమైన పునరావృతం ఇది వరుస పునరావృతం కాబట్టి ఉదాహరణకి ఈ సందేశం ఆక్టర్ నుండి ఆన్లైన్ బుక్ స్టోర్ కి పంపడం అంటే ఏమిటి మొదట ఆక్టర్ పదేపదే పుస్తకాలను వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు అని మీరు అర్థం చేసుకోగలుగుతారు ఇప్పుడు అయితే ఆక్టర్ దీన్ని ఆన్లైన్ స్టోర్కు పంపిన తర్వాత ఏమి జరుగుతుంది ఆన్లైన్ స్టోర్ పుస్తకాలు ఉన్న జాబితాను వెతకాలి ఆన్లైన్ స్టోర్ ఒక స్టోర్ అయినందున పుస్తకం అందుబాటులో ఉందో లేదో చూడాలి కాబట్టి ఈ క్రమంలో ఈ సందేశాలలో ఒకదాని ఆధారంగా ఇది వాస్తవానికి ఈ సందేశాలలో ప్రతిదానికి ఒక్కొక్కటిగా క్రమం లో ఉంటుంది అది 1 1 అవుతుంది తదుపరి పంపే సందేశం ఒక శోధన సందేశం ఇది జాబితాకు వెళ్లాలి ఆపై జాబితా దానిని కనుగొనచ్చు కనుగొనకపోవచ్చు ఏదయినా కావచ్చు దాని ఆధారంగా 1 2 కాబట్టి ఇప్పుడు మీరు ఏమి జరుగుతుందో గ్రహించడానికి ప్రయత్నిస్తారు ఆక్టర్ ఆన్లైన్ బుక్ స్టోర్ కిటికీ ముందు కూర్చుని పుస్తకాలను వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు అందువల్ల కొన్ని ప్రత్యేకమైన కీలకపదాలు ఉన్నాయి రచయిత పేరు లేదా మరేదయినా వుపయోగించి ఆన్లైన్ పుస్తక దుకాణం లో పుస్తకాలను కనుగొనడానికి ప్రయత్నిస్తారు ఆపై జాబితాకు ఒక శోధన సందేశం పంపబడుతుంది మరియు మీకు జాబితాల సమితి లభించి ఉండవచ్చు ఆపై మీరు పుస్తకాన్ని ఎన్నుకుంటారా అనేది ప్రశ్న ఆసక్తి ఉండే దానిపై ఆధారపడి ఉంటుంది 10 పుస్తకాలు వస్తే మీరు అన్ని పుస్తకాలను చూడరు కాబట్టి మీకు ఆసక్తి ఉండే ఒక నిర్దిష్ట పుస్తక ఆబ్జెక్ట్ ను మాత్రమే వీక్షిస్తారు కాబట్టి ఆన్లైన్ బుక్షాప్ పుస్తకం యొక్క ఉదాహరణకి మీరు ఒక సందేశాన్ని పంపుతుందని చెప్పడం ద్వారా ఆ వ్యక్తి ఆసక్తి కలిగి ఉంటే మరియు ఆ సందేశం వ్యూ బుక్ అని ఉంటుంది ఇక్కడ చూడండి ఇది 1 ఇది 1 1 ఇది 1 2 కాబట్టి తార్కికంగా ఇది జరగబోయేది మీరు దీనిని సీక్వెన్స్ డయాగ్రమ్ లో పరిశీలిస్తే మీరు మొదట ఈ 1 ని చూస్తారు అప్పుడు మీరు 1 1 ను చూస్తారు మరియు మీరు చూసే వివిధ లైఫ్ లైన్ లు వాటిని ఈ క్రమంలో చూస్తాయి అయితే ఇక్కడ మీరు టాస్క్ కోసం ఎవరితో మాట్లాడుతున్నారో ఒక ప్రత్యేక క్రమంలో చూస్తున్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఇది పూర్తయిన తర్వాత ఆసక్తిగల పుస్తకం బుక్ చేయబడింది కొన్ని సందర్భాల్లో వ్యక్తి కొనడానికి ఆసక్తి కలిగి ఉంటాడు కొనాలని నిర్ణయించుకుంటాడు కాబట్టి 1 3 అనేది తదుపరి సందేశం ఇది కొనాలని నిర్ణయించుకుంది వ్యక్తులు ఆసక్తి చూపిన పుస్తకం ఉంటే ఆ వ్యక్తి దానిని కొనాలని నిర్ణయించుకున్నాడు ఆ పరిస్థితి సంతృప్తి చెందితే పుస్తకం కార్ట్ లో చేర్చబడుతుంది కాబట్టి మీరు కార్ట్ కి జోడించు అని చెప్తారు కాబట్టి ఇది ఈ క్రమంలో అవుతుంది ఇది తదుపరి సందేశంగా మారుతుంది కాబట్టి ఇక్కడ 1 అనేది ఒక పుస్తకాన్ని కనుగొనడంలో మొత్తం క్రియాశీలత అని మరియు ఆన్లైన్ బుక్షాప్ జాబితా నుండి 3 సందేశాల శోధన యొక్క 3 ఉప క్రియాశీలతల ద్వారా సాధించబడిందని ఆన్లైన్ పుస్తక దుకాణం నుండి పుస్తకానికి సంబంధించి పుస్తకాన్ని వీక్షించండి పుస్తకాన్ని బుక్ చెయ్యండి మరియు చివరికి ఆన్లైన్ పుస్తక దుకాణం నుండి షాపింగ్ కార్ట్ కి జోడించండి కాబట్టి ఈ రకమైన పూర్తి కార్యాచరణ మరియు తరువాత ఖచ్చితంగా ఏమి జరుగుతుందో దానికి ఒక నక్షత్రం వచ్చింది ఇది పునరావృతమయ్యే పునరావృత ప్రక్రియ కాబట్టి మీరు దీన్ని పంపిన ప్రతిసారీ ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది కనుగొనే పుస్తకాన్ని పంపించండి అన్ని సందేశాలు జరగకపోవచ్చు అన్నీ సందేశాలు కాకపోవచ్చు ఇది తప్పు కావచ్చు కాబట్టి ఆ సందర్భంలో సందేశం పంపబడదు కానీ ఈ క్రమంలో ఇది జరుగుతూనే ఉంటుంది ఫలితంగా వ్యక్తులు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న పుస్తకాలతో ఈ షాపింగ్ కార్ట్ నిండి ఉంటుందని నేను భావిస్తున్నాను కాబట్టి జరగబోయే తదుపరి కార్యాచరణ ఏమిటి తదుపరి జరగబోయేది సీక్వెన్స్ 2 గా గుర్తించబడింది ఇది చెక్అవుట్ ప్రక్రియ కాబట్టి మీరు చెప్పారు ఇప్పుడు ఆక్టర్ ఆన్లైన్ బుక్షాప్కు చెక్అవుట్ సందేశం పంపుతాడు ఆన్లైన్ బుక్షాప్కు తెలుసు ఇప్పుడు చెక్అవుట్ జరగాలి కాబట్టి సహజంగా షాపింగ్ కార్ట్ నుండి ఆ చెక్అవుట్ జరుగుతుంది ఈ స్థాయిలో తదుపరి శ్రేణి సందేశం 2 1 మరియు అది కార్ట్ నుండి పుస్తకాలను పొందడం ఖచ్చితంగా గార్డు కండిషన్ లేదు ఎందుకంటే మీరు కార్ట్ లో ఏమైనా చెక్అవుట్ చేయమని అడిగితే వ్యక్తి యొక్క పరిశీలన కోసం బ్లాక్ చేయబడుతుంది వాస్తవానికి మీరు కొన్ని పరిశుభ్రత పరిస్థితులను కాపలాదారులుగా మెరుగుపరచవచ్చు మరియు షాపింగ్ కార్ట్లో మీకు కొన్ని పుస్తకాలు ఉంటే వాటికి వర్తిస్తాయి ఇప్పుడు మీరు ఉపసమితిని విస్తృతంగా చూస్తారు అది జరిగిన తర్వాత మీకు కార్ట్లోని పుస్తకాలు వచ్చాయి కాబట్టి ఇది కార్ట్లోని తదుపరి సందేశం ఖాళీగా ఉంది లేదా ఖాళీగా లేదు అని ఉంటుంది ఖచ్చితంగా బండి ఖాళీగా ఉంటే మరియు తయారు చేయడానికి ఆర్డర్ లేకపోతే ఈ సందేశాన్ని పంపలేరు బండి ఖాళీగా లేనట్లయితే కనీసం ఒక పుస్తకం దొరికినట్లయితే ఆన్లైన్ బుక్ స్టోర్ బుక్షాప్ ఆర్డర్ యాక్టివిటీస్ ఆర్డర్ క్లాస్ యొక్క ఉదాహరణకి మనము ఆర్డర్ కొనసాగించమని సందేశం ని పంపుతాం కాబట్టి ఆర్డర్ సిద్ధమైన తర్వాత వారు ఇక్కడ అనేక ఇతర ఉదాహరణలు అవుతారు ఉదాహరణకు మనము ఆర్డర్లో డిమాండ్ ప్రక్రియను కలిగి ఉంటామని మరియు ఆ ధృవీకరణ అంతా వస్తుందని మనము చూపించడం లేదు మరియు మీరు ఆర్డర్ పూర్తయిన స్థితికి చేరుకున్నప్పుడు ఈ పరిస్థితి నిజం అవుతుంది అప్పుడు మీకు 2 2 తరువాత యాక్టివేషన్ 2 లో తదుపరి క్రమం 2 3 ఉంటుంది ఆర్డర్ పూర్తయితే అది కాపలాగా ఉంటుంది అప్పుడు మీరు జాబితా ను అప్డేట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు అవి రవాణా చేయబడాలి కాబట్టి ఆన్లైన్ బుక్షాప్లోని వేర్వేరు చర్యలను సందేశాల పరంగా ఎలా సూచించవచ్చో మరియు ప్రాతినిధ్య ప్రయోజనం కోసం ఈ సందేశాలు ఎలా క్రమం చేయబడుతున్నాయో మీకు చూపించడానికి మరియు వివరించడానికి మాత్రమే కాబట్టి ఇది అదే డయాగ్రమ్ ఇక్కడ ఉన్న అన్ని విభిన్న అంశాలు ఉల్లేఖించబడ్డాయి కాబట్టి మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్పష్టం చేయడానికి మీరు ఈ డయాగ్రమ్ న్ని ఉపయోగించవచ్చు మరియు కమ్యూనికేషన్ డయాగ్రమ్ యొక్క అన్ని విభిన్న వాక్యనిర్మాణాలను మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి ఆర్డర్ నిర్వహణ కోసం ఇక్కడ మరొక ఉదాహరణ ఉంది కాబట్టి ఆర్డర్ ఇచ్చే మీ కస్టమర్ కాబట్టి ఆర్డర్ చెక్అవుట్ భాగం ప్రధానంగా ఉంటుంది మరియు దీనికి సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ లేదు అంటే ఇది మొత్తం విషయం లెక్కించడంతో మొదలవుతుంది అప్పుడు ఇవి మొదటి చర్య కాబట్టి మీరు ఆర్డర్ను తనిఖీ చేయవలసి వస్తే మీరు ఎంత చెల్లించాలో పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి ఆర్డర్ చెక్అవుట్ ఆర్డర్ ఉదాహరణకి గెట్ టోటల్ అనే సందేశాన్ని పంపితే మునుపటిదానితో పోల్చితే ఇది కొద్దిగా భిన్నంగా ఉందని మీరు చూడవచ్చు ఉదాహరణకు ఇక్కడ ప్రతి సందేశానికి ఫంక్షన్ ఆపరేటర్ సంజ్ఞామానం ఉపయోగించబడుతుంది కాబట్టి ఇవన్నీ ఐచ్ఛిక అంశాలు మరియు ఇది మొత్తం పూర్తయిన తర్వాత సహజంగా ఆర్డర్ ఆబ్జెక్ట్ ఆర్డర్లో ఉన్న అంశాలు ఏమిటో తెలుసుకోవాలి కాబట్టి ఇది ఈ 1 తర్వాత పంపుతుంది ఇది తరువాతి సీక్వెన్స్ 1 1 ను పంపుతుంది ఇది ఆర్డర్ ఐటెమ్కు పంపబడుతుంది ఈ ఆర్డర్ ఐటెమ్ మొత్తం ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది ఐటెమ్ పై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఆర్డర్ ఐటెమ్ వాస్తవానికి జాబితాలోని వస్తువుకు వెళ్లవలసిన అవసరం ఉందని చెప్పలేము కాబట్టి ఇది 1 1 ను పంపుతుంది ఇది ఎన్ని ఆర్డర్ చేయబడిందో బట్టి ధరను పొందుతుంది కాబట్టి ఇది మీరు పంపిన పరామీటర్ ఇన్ని ఆర్డర్ లు చేయబడిందని మరియు ఇది మీ తదుపరి సందేశం అవుతుంది కాబట్టి ఒకసారి అది జరిగింది కాబట్టి ఇది ఈ లోపల ఉంటుంది అప్పుడు మీరు ప్రాసెసింగ్లో తదుపరి దశకు వెళతారు ఇది 1 1 తదుపరి దశ 1 2 తర్వాత ఉంటుంది అంటే మీరు ఆర్డర్ మొత్తాన్ని పొందుతారు ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రతి ఆర్డర్ వస్తువుకు ధరను పొందారు కాబట్టి మీ 1 2 ఆర్డర్ స్వయంగా పంపే ఆర్డర్ టోటల్ ఇక్కడ ఇవి స్వీయ సందేశ రకమైనవి అని మీరు చూడవచ్చు మనము ముందు స్వీయ సందేశాలను సీక్వెన్స్ డయాగ్రమ్ లో కూడా చూశాము కాబట్టి ఇది స్వీయ సందేశం ఈ ఆర్డర్ మొత్తం ఏమిటో తెలుసుకోవడానికి ఆర్డర్ స్వయంగా పంపుతుంది కాబట్టి ఇప్పుడు ఇది చేసిన తర్వాత మీకు మొత్తం ఆర్డర్ ఉంది కాబట్టి తదుపరి దశ మీరు 1 తో ప్రారంభమయ్యే సందేశాలతో చేసారు కాబట్టి తదుపరి ఆక్టివేషన్ అంటే ఆర్డర్ మొత్తానికి డబ్బు చెల్లించాలి కాబట్టి మీరు క్రెడిట్ కార్డ్ చెల్లింపుకు డెబిట్ సందేశాన్ని పంపుతారు ఆ క్రియాశీలతలో మీరు చెల్లింపు ప్రాసెసర్తో చెల్లింపు గేట్వే లేదా ఏదైనా బ్లాక్ను రిజర్వ్ చేయాలి ఇది బ్లాక్ చేయబడిన తరువాత మరియు మీ కార్డ్ వివరాలు గుర్తింపు ధృవీకరించబడిన తరువాత కమిట్ సందేశం జరుగుతుంటే అది కార్డులో మీకు అందుబాటులో ఉన్న బ్యాలెన్స్ నుండి డెబిట్ చేయవలసి ఉంటుంది మరియు ఇది ఆర్డర్ మొత్తాన్ని డెబిట్ చేస్తున్న ఈ భాగాన్ని పూర్తి చేస్తుంది కాబట్టి ఆక్టివేషన్ 1 జరిగింది ఇప్పుడు యాక్టివేషన్ 2 జరిగింది ఇప్పుడు మీరు ఎం ఆశిస్తారు ఇప్పుడు ఈ సమాచారం అంతా ప్రదర్శనలో డిస్ప్లే వస్తుందని మీరు భావిస్తున్నారు మరియు ఈ ఆర్డర్ ద్వారా మీరు ఇప్పుడు కొనుగోలు చేసిన వస్తువుల వివరాలు మీకు తెలుస్తాయి కాబట్టి మూడవ ఆక్టివేషన్ ఒక ప్రదర్శన ఇది ఆర్డర్ చెక్అవుట్ మళ్ళీ చెక్అవుట్ పేజీకి పంపుతుంది చెక్అవుట్ పేజీకి ఆర్డర్ ఏమిటో తెలుసుకోవాలి ఆ సమాచారాన్ని ఆర్డర్ చేయడానికి 3 1 ను పంపుతుంది ఇది ఆర్డర్ ఐటెమ్కు వెళుతుంది ఇది నిర్దిష్ట అంశానికి వెళుతుంది మరియు ఇది 3 3 1 మరియు 3 1 1 ద్వారా మీరు చెక్అవుట్ పేజీ లో ప్రదర్శించబడే పలు అంశాలు పొందుతారు ఇది మరొక రకమైనది కాబట్టి ఈ సీక్వెన్సింగ్ అంతా ఇక్కడ మీరు ప్రధానంగా చూపిస్తున్నట్లు చూడవచ్చు ఈ సందేశాలతో పరస్పర చర్య చేస్తున్న ఈ విభిన్న లైఫ్లైన్లు ఏమిటి అవి సేవ చేయవలసిన విభిన్న ప్రయోజనాన్ని సాధించడానికి మరియు అదే సమయంలో మీరు వారి ప్రవర్తన యొక్క అసలు తాత్కాలిక క్రమాన్ని చూపించే కొన్ని సీక్వెన్స్ ఎక్స్ప్రెషన్ లను అనుసరిస్తున్నారు కాబట్టి సీక్వెన్స్ డయాగ్రమ్ లో గీసిన అదే విషయం చాలా భిన్నంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇవి ఈ సంఖ్యల ఆధారంగా సందేశాలు లైఫ్ లైన్ యొక్క తోకపై క్రమం అవుతాయి మరియు ఈ ఆబ్జెక్ట్ లు వాటి పరస్పర చర్య ప్రకారం ఉంచబడవు కాని అవి ఏకపక్షంగా నిలువు లైఫ్లైన్లుగా ఒకదాని తరువాత ఒకటి ఉంచబడతాయి కాబట్టి కమ్యూనికేషన్ డయాగ్రమ్ కి ఇది ప్రాథమికమైనది ఈ మాడ్యూల్లో మనము కమ్యూనికేషన్ డయాగ్రమ్ ని పరిచయం చేసాము ఇది సీక్వెన్స్ డయాగ్రమ్ తో ఎంత దగ్గరి సంబంధం కలిగి ఉందో మరియు వాటి ఇంటర్ఆపెరాబిలిటీ ఏమిటో మనము సూచించాము సీక్వెన్స్ డయాగ్రమ్ పరస్పర చర్య కోసం ఒక తాత్కాలిక బిహేవియరల్ డయాగ్రమ్ మరియు కమ్యూనికేషన్ డయాగ్రమ్ అది ఒక ప్రత్యేకమైన పరస్పర చర్య యొక్క బిహేవియరల్ డయాగ్రమ్ మరియు రెండూ దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి కాని అవి డైనమిక్ ప్రవర్తన యొక్క 2 విభిన్న అంశాలను నిర్వచించాయి మనము కొన్ని ఉదాహరణలను కూడా చర్చించాము మరియు ఇక్కడ ప్రదర్శనలో మనము కొన్ని కవర్ చేయలేదు కాని మా సెలవు నిర్వహణ వ్యవస్థ కోసం కమ్యూనికేషన్ డయాగ్రమ్ ని రూపొందించడానికి ప్రయత్నించమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను